హలో మునుపటి ఉపన్యాసంలో మనము కపుల్డ్ లైన్ డైరెక్షనల్ కప్లర్ గురించి మాట్లాడాము కాబట్టి పోర్ట్ నంబర్ 1 నుండి నేరుగా పోర్ట్ 2 కి వెళ్ళే ఇన్పుట్ ఉందని మనము చూశాము మరియు మీరు ఈ ప్రత్యేకమైన లైన్ కి దగ్గరగా ఉన్న మరొక లైన్ ను ఉంచినట్లయితే ఈ దిశ లో ప్రవహించే ఈ కరెంట్ కారణంగా ఇండ్యూస్డ్ EMF లు ఈ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి ఇది కపుల్డ్ పోర్ట్ అవుతుంది మరియు ఇది ఐసోలేటెడ్ పోర్ట్ అవుతుంది వాస్తవానికి దీని యొక్క అనాలసిస్ ను ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ కాన్సెప్ట్ ను ఉపయోగించి చేశాము కాబట్టి నేను మీకు చాలా క్లుప్తంగా ఈ కాన్సెప్ట్ను వివరించాను కాని ఈ రోజు నేను అదే ఈవెన్ మరియు ఆడ్ మోడ్ కాన్సెప్ట్ గురించి మరింత వివరంగా మాట్లాడబోతున్నాను కానీ చివరి ఉపన్యాసంలో మనం కవర్ చేసిన వాటిని త్వరగా చూద్దాం తరువాత ఈవెన్ మోడ్ ఎక్సైటేషన్ మరియు ఆడ్ మోడ్ ఎక్సైటేషన్ చూద్దాము ఆ తరువాత λ 4 కు సమానమైన పొడవు వద్ద కప్లింగ్ గరిష్టంగా ఉందని మనము చూశాము మరియు ఇవి క్యారెక్టర్స్టిక్ ఇంపెడెన్స్ మరియు కప్లింగ్ పరంగా ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ల యొక్క ఎక్స్ప్రెషన్ లు కాబట్టి ఆ తరువాత మనము 10 dB కప్లింగ్ కోసం సాధారణ డిజైన్ కాన్సెప్ట్ ని చూశాను ఇవి ఈవెన్ మరియు ఆడ్ మోడ్ యొక్క విలువలు మరియు గ్రాఫ్ లో నుండి wd మరియు sd యొక్క విలువలు ఏమిటో చదవచ్చు అప్పుడు మనము ఈవెన్ మోడ్ εe మరియు ఆడ్ మోడ్ ε0 లను చూశాము మరియు ఎఫెక్టివ్ εe గురించి మాట్లాడాము దాని విలువ εe మరియు ε0 యొక్క వర్గమూలం అప్పుడు మనము 20 dB కప్లర్ కోసం మైక్రోస్ట్రిప్ లైన్ యొక్క డిజైన్ ఉదాహరణను చూశాము మరియు ఈ ప్రత్యేకమైన విషయం యొక్క డైరెక్టివిటీ చాలా తక్కువగా ఉందని మనము గమనించాము మరియు ఇది చాలా అప్లికేషన్స్ కు ఆమోదయోగ్యం కాదు కాబట్టి మనము స్ట్రిప్లైన్ యొక్క కాన్సెప్ట్ ను చూశాము మరియు మనము ఎయిర్ ని ఒక సబ్స్ట్రెట్ లాగా ఉపయోగించాము లేదా మనము గాలిలో సస్పెండ్ చేయబడిన రెండు మెటాలిక్ ప్లేట్స్ ను ఉపయోగించామని మీరు చెప్పవచ్చు మరియు మాకు పైన మరియు దిగువన ఒక గ్రౌండ్ ప్లేన్ ఉంది మరియు ఈ సందర్భంలో 10 dB కప్లింగ్ కోసం మాకు 40 dB డైరెక్టివిటీ వచ్చింది 30 dB కప్లింగ్ కోసం కూడా మాకు 40 dB కంటే ఎక్కువ డైరెక్టివిటీ వచ్చింది ఇప్పుడు ఈ కప్లర్లు సాధారణంగా మైనస్ 10 dB నుండి మైనస్ 20 లేదా మైనస్ 30 dB కప్లింగ్ కు మంచివి కానీ చాలా సార్లు కపుల్డ్ పవర్ ఎక్కువగా ఉండాలని మనము కోరుకుంటున్నాము లేదా మనం దీనిని టైట్ కప్లింగ్ లేదా స్ట్రాంగ్ కప్లింగ్ అని కూడా పిలుస్తాము కాబట్టి ఈ రెండు కపుల్డ్ లైన్ల మధ్య కప్లింగ్ పెంచడానికి ఏమి చేయవచ్చు కాబట్టి వాస్తవానికి గ్యాప్ తగ్గించుకుంటూ వెళితే ఇక్కడ కప్లింగ్ పెరుగుతుంది మరొక మార్గం ఏమిటంటే మనం నిజంగా ఇక్కడ ఒక లైన్ ను మరియు ఇక్కడ మరొక లైన్ ని కనెక్ట్ చేస్తాము అని చెప్పండి కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందో ఇక్కడ డైరెక్ట్ కప్లింగ్ ఇక్కడ డైరెక్ట్ కప్లింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఈనాటి అంశం మరియు ఇది టు బ్రాంచ్ లైన్ కప్లర్ కాబట్టి అది ఏమిటో చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు పోర్ట్ 1 ఉంది మీరు పోర్ట్ 2 పోర్ట్ 3 పోర్ట్ 4 అని చెప్పవచ్చు ఇప్పుడు పొడవు λ4 కు సమానంగా ఉన్నప్పుడు గరిష్ట కప్లింగ్ జరుగుతుందని ఇక్కడ మనకు తెలుసు కాబట్టి ఈ పొడవు λ4 ఈ పొడవు λ4 మరియు ఇప్పుడు మనము ఈ రెండు లైన్ల మధ్య రెండు బ్రాంచీ లను ఉంచాము మరియు ఈ పొడవు కూడా λ4 కు సమానం మొదట కాన్సెప్ట్ పార్ట్ని చూద్దాం ఆపై ఈ 3 dB కప్లర్ కోసం S మ్యాట్రిక్స్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి పోర్ట్ 1 వద్ద ఇన్పుట్ ఇస్తున్నామని చెప్పండి కాబట్టి పోర్ట్ 1 వద్ద ఇన్పుట్ ఇచ్చినప్పుడు పవర్ యొక్క కొంత భాగం ఇక్కడకు వెళుతుంది మరియు పవర్లో కొంత భాగం ఇక్కడకు వెళ్తుంది కాబట్టి ఈ పవర్ ఇక్కడకు చేరుకున్నప్పుడు అది మైనస్ 90 డిగ్రీల ఫేజ్ డిలే చెందుతుంది ఎందుకంటే పొడవు λ4 మరియు ఫేజ్ θ β l కాబట్టి β 2 λ4 అది 90 డిగ్రీలు ఉంటుంది ఎందుకంటే డిలే యాంగిల్ మైనస్ 90 డిగ్రీ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మళ్ళీ పవర్ విభజించబడింది దానిలో కొంత భాగం ఇక్కడకు వెళుతుంది కాబట్టి ఈ సమయంలో ఫేజ్ డిఫరెన్స్ ఇక్కడ నుండి ఇక్కడకు 90 డిగ్రీలు మరో 90 డిగ్రీలు కాబట్టి ఇది మైనస్ 180 డిగ్రీ అవుతుంది లేదా మీరు 180 డిగ్రీలు చెప్పవచ్చు పోర్ట్ 2 వద్ద ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం కాబట్టి ఒక మార్గం ఇక్కడ నుండి వస్తుంది ఇది 90 డిగ్రీలు మరొక మార్గం ఇది ఇక్కడ నుండి ఇక్కడకు 90 డిగ్రీలు మరొక 90 డిగ్రీలు మరొక 90 డిగ్రీలు కాబట్టి ఇక్కడ నుండి ఫేజ్ డిలే మైనస్ 270 డిగ్రీ ఇక్కడ నుండి ఇది మైనస్ 90 డిగ్రీ ఇప్పుడు మైనస్ 270 ను ప్లస్ 90 గా కూడా సూచించవచ్చు కాబట్టి మనకు ఒక మార్గం ఉంది ఇది మైనస్ 90 డిగ్రీ ని మరొక మార్గం ప్లస్ 90 డిగ్రీ ని ఇస్తుంది మరియు మనము ఈ ప్రత్యేకమైన కప్లర్ను డిజైన్ చేస్తే ఇక్కడ నుండి వచ్చే పవర్ మరియు ఇక్కడ నుండి వచ్చే పవర్ ఈ రెండు విషయాలు ఈక్వల్ మాగ్నిట్యూడ్ తో ఉంటాయి దీని నుండి మార్గం మరియు దీని నుండి మార్గం ఒకదానితో ఒకటి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పోర్ట్ 2 కి వెళ్ళే పవర్ఉండదు మరియు మనం ఇప్పుడు కూడా డిజైన్ చేయవచ్చు ఇక్కడ సగంపవర్ ని ఇక్కడ సగంపవర్ ని పంపవచ్చు కాబట్టి మనము ఇక్కడ సగంపవర్ ని ఇక్కడ సగం పవర్ ని ఇక్కడ పంపిస్తే దీనిని 3 dB కప్లర్ అంటారు మనము ఇతర విలువల గురించి కూడా మాట్లాడుతాము కాని 3 dB కప్లర్ చాలా సాధారణంగా ఉపయోగించే విషయం మరియు దీనికి చాలా అప్లికేషన్ లు ఉన్నాయి మరియు ఇక్కడ ఒక విషయం నేను ఇక్కడ నుండి ఇక్కడకు మళ్ళీ నొక్కిచెప్పాలనుకుంటున్నాను అది మైనస్ 90 డిగ్రీల పేజ్ డిఫరెన్స్ ఇక్కడ నుండి ఇక్కడకు మైనస్ 90 మైనస్ 90 మైనస్ 180 డిగ్రీ కాబట్టి ఈ రెండు పోర్టుల మధ్య పేజ్ డిఫరెన్స్ 90 డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ S మ్యాట్రిక్స్ ను నిర్మించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి12 వెలుపల తీసుకుంటారు ఇది ఇక్కడ సగం పవర్ ఇక్కడ సగం పవర్ కి అనుగుణంగా ఉంటుంది గుర్తుచేసుకోండి నేను దీనిని 3 dB కప్లర్ అని పేర్కొన్నాను కాబట్టి దాని కోసం మనం డిజైన్ చేసిన వాటిలో రిఫ్లెక్షన్ ఉండకూడదు కాబట్టి రిఫ్లెక్షన్ లేదు అంటే S11 0 కి సమానం కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు పవర్ఇక్కడకు వెళ్ళదు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో పోర్ట్ 2 ను ఐసోలేటెడ్ పోర్ట్ అని పిలుస్తారు ఇది డైరెక్ట్ కపుల్డ్ పోర్ట్ మరియు ఇది కపుల్డ్ పోర్ట్ అప్పుడు 1 నుండి 3 వరకు కాబట్టి మార్గం 90 మరియు 90 180 డిగ్రీలు కాబట్టి అక్కడ మైనస్ 1 ఉంది 12 ను బయటకు తీసుకు వచ్చాము మార్గం ఇక్కడ నుండి ఇక్కడకు మైనస్ 90 డిగ్రీల పేజ్ డిలే ఉంది కాబట్టి మైనస్ j అనే టర్మ్ ఉంది కాబట్టి అదేవిధంగా మీరు ఈ ప్రత్యేకమైన నెట్వర్క్ యొక్క సిమెట్రీ ను ఉపయోగించి మిగిలిన టర్మ్ లను పూర్తి చేయవచ్చు మరియు మిగిలిన మ్యాట్రిక్స్ లను పూర్తి చేయవచ్చు కాబట్టి ఇప్పుడు దీని అనాలసిస్ ను ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇది ఏమీ కాదు 4 పోర్ట్ ప్రాబ్లమ్ కాబట్టి ఈ 4 పోర్ట్ సమస్య సిమెట్రీ ను ఉపయోగించడం ద్వారా పరిష్కరించబడుతుంది కాబట్టి ఈ ప్రత్యేక అక్షం వెంట సిమెట్రీ ఉందని మనం చూడవచ్చు కాబట్టి సిమెట్రీ యొక్క కాన్సెప్ట్ ను ఉపయోగించడం ద్వారా మరియు కపుల్డ్ లైన్ కోసం నేను చెప్పినట్లుగా పోర్ట్ 1 ను మాత్రమే ఫీడింగ్ చేసే బదులు మనం ఏమి చేయాలి అంటే విలువ 1 అని చెప్పండి ఇది 0 0 0 అని చెప్పండి ఇప్పుడు మనము దాని గురించి ఆలోచిస్తాము మనము ఫీడ్ చేస్తున్నాము ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 1 అని చెప్పండి మరియు తరువాత అది ఈవెన్ మోడ్ సిమెట్రీ రెండవ సారి మనం ఫీడింగ్ గురించి ఆలోచిస్తే ఇది ప్లస్ 1 మరియు మైనస్ 1 ఇది ఆడ్ మోడ్ సిమెట్రీ అవుతుంది మరియు తరువాత రెండింటి సగటును తీసుకుంటే ప్లస్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 2 విలువ 1 అవుతుంది మరియు ప్లస్ 1 మైనస్ 1 ఇక్కడ 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది ఈవెన్ మరియు ఆడ్ మోడ్ అనాలసిస్ కు ప్రాథమిక కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి ఇది సాధారణీకరించిన సర్క్యూట్ కాబట్టి మనము ఇక్కడ Z0s వ్రాయడానికి బదులుగా Z0 ఇక్కడ 1 అని రాశాము మరియు ఈ ఇంపిడెన్స్ లు అన్ని సాధారణీకరించబడ్డాయి ఇవి Za Zaమరియు ఇవి Zb Zb అని మీరు చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మనం చేసే భావనను చెప్పడానికి కాబట్టి 4 పోర్ట్ నెట్వర్క్లు ఈ ప్రత్యేక అక్షం వెంట ఉన్న సిమెట్రీ కారణంగా రెండు డీకపుల్డ్ 2 పోర్ట్ నెట్వర్క్ల సమూహంగా విభజింపబడ్డాయి ఆపై మనం ఏమి చేయాలి మనము సిమెట్రీ మరియు యాంటీ సిమెట్రీ ను ఉపయోగించి ఈవెన్ మరియు ఆడ్ మోడ్ సర్క్యూట్లను ఉపయోగిస్తాము సరే మరియు అప్పుడు యాక్చువల్ రెస్పాన్స్ ను ఈవెన్ మరియు ఆడ్ మోడ్ ఎక్సైటేషన్ సమ్ ద్వారా పొందవచ్చు కాబట్టి ఇప్పుడు దశల వారీగా వెళ్దాం కాబట్టి ఇక్కడ ఈవెన్ మోడ్ ఎక్సైటేషన్ మరియు ఆడ్ మోడ్ ఎక్సైటేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ కాబట్టి ఈవెన్ మోడ్ కోసం ఇక్కడ వ్రాసిన ప్లస్ సగం ప్లస్ సగం లేదా మీరు 1 1 అని చెప్పవచ్చు మరియు తరువాత మీరు 2 ద్వారా భాగించవచ్చు కాబట్టి ఇక్కడ మనము ఇన్పుట్ ప్లస్ ఇచ్చినప్పుడు ప్లస్ కాబట్టి ఈ ప్రత్యేక అక్షం వెంట మీరు ఈ వోల్టేజ్ ఇక్కడ ఒకేలా ఉంటే ఇక్కడ కరెంట్ ఉండదు కాబట్టి ఆడ్ మోడ్ ఎక్సైటేషన్ కోసం ఈ ప్రత్యేక సమయంలో ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అని మనము చెప్పగలం ఇప్పుడు ఇది ప్లస్ సగం ఇది మైనస్ సగం వోల్టేజ్ ఈ నిర్దిష్ట సమయంలో 0 కి సమానంగా ఉంటుందని మీరు చెప్పవచ్చు ఇది షార్ట్ సర్క్యూట్ ద్వారా భర్తీ చేయబడుతుంది కాబట్టి మనం ఏమి చేయాలి వాస్తవానికి మనం మొదట ఈ ప్రత్యేక నెట్వర్క్ యొక్క ABCD పారామితులను మరియు ఈ నెట్వర్క్ కోసం ABCD పారామితులను కనుగొంటాము మరియు ABCD పారామితుల నుండి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ను కనుగొనవచ్చు మీరు ఇంతకుముందు గుర్తుచేసుకుంటే అది AB Z0 CZ0 D అని వ్రాయబడింది అయితే ఇక్కడ మనం వాస్తవానికి Z0 కి సంబంధించి సాధారణీకరించినట్లుగా వ్రాస్తున్నాము గుర్తుంచుకోవడం చాలా సులభం ఇక్కడ A B C D ABCD మొత్తం A ప్లస్ B ప్లస్ C ప్లస్ D మరియు ఇది A ప్లస్ B మైనస్ C మైనస్ D మరియు ఇది ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ లేదా మీరు ఇది S11 అని చెప్పవచ్చు మరియు ఇది S21 సరే కాబట్టి ఈ విధంగా మనము అనాలసిస్ చేయవచ్చు మళ్ళీ ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం కాబట్టి ఈవెన్ మోడ్ అనాలసిస్ ఇప్పుడు మనం ఎలా చేయాలి కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ గురించి ఆలోచించండి ఇప్పుడు ఇది అసలు ఉండదు కాబట్టి ఇక్కడ నుండి మీరు ఇక్కడ ఒక బ్రాంచ్ ఉందని ఆపై ట్రాన్స్మిషన్ లైన్ ఉందని ఆపై ఇక్కడ మరొక బ్రాంచ్ ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇప్పుడు ABCD పారామితులను గుర్తుచేసుకోండి కాబట్టి వాస్తవానికి ఈ సమస్యను 3 వేర్వేరు విభాగాలుగా విభజించవచ్చు కాబట్టి ఒక విభాగం ఇందులో ఉంటుంది మరొక విభాగం ఈ లైన్ ని కలిగి ఉంటుంది మరియు మూడవ విభాగం ఇక్కడ ఈ లైన్ ని కలిగి ఉంటుంది ఎందుకంటే నేను విభజించి సమస్యను పరిష్కరించాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఇంపెడెన్స్ నుండి ఇది ఓపెన్ సర్క్యూట్ అని చూడవచ్చు కాబట్టి ఇక్కడ నుండి ఇన్పుట్ ఇంపెడెన్స్ ఏమిటో మనం తెలుసుకోవచ్చు తరువాత దానిని షంట్ అడ్మిటెన్స్ ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి షంట్ అడ్మిటెన్స్ కోసం మనము సూత్రాన్ని చూశాము ఇప్పుడు ఇక్కడ ఇది ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ కోసం ఇంపెడెన్స్ ఇక్కడ Za గా సూచించాము ఇది లైన్ యొక్క క్యారెక్టర్స్టిక్ ఇంపెడెన్స్ కాని దీని యొక్క ABCD పారామితి అవుతుంది ఇవి సాధారణీకరించిన విలువలు అని గుర్తుంచుకోండి ఆపై 0 దీని కోసం మనం చూసేది షంట్ ఎలిమెంట్ ఉంది కాబట్టి అది అవుతుంది కాబట్టి ఈ j టర్మ్స్ వస్తున్నాయి ఎందుకంటే మీరు ఇక్కడ నుండి ఈక్వలెంట్ విషయం చూస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ నుండి చూస్తే ఓపెన్ సర్క్యూట్ లైన్ గుర్తుంచుకోండి మరియు ఈ పొడవు ఇప్పుడు దేనికి సమానం గా ఉంటుంది ఇది λ 4 లో సగం ఉంటుంది కాబట్టి ఈ పొడవు λ8 λ8 ఇది λ4 కన్నా తక్కువగా ఉంటుంది మరియు ఓపెన్ ట్రాన్స్మిషన్ లైన్ కెపాసిటివ్ లాగా పనిచేస్తుంది కాబట్టి jyb అనేది y రూపంలో కెపాసిటివ్ టర్మ్ తప్ప మరొకటి కాదని మనం చెప్పగలం సరే y లో మనం కెపాసిటెన్స్ను jωC అని వ్రాస్తాము సరే అందుకే ఇక్కడ j టర్మ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 3 మ్యాట్రిక్స్ లను గుణించాలి ఇది ఈ ప్రత్యేకత ఎక్స్ప్రెషన్ ను ఇక్కడ ఇస్తుంది మరియు ఇది ఈవెన్ మోడ్ యొక్క ABCD పరామితి కోసం ఇవ్వబడింది ఇప్పుడు ఆడ్ మోడ్ కోసం చేద్దాం ఆడ్ మోడ్ విషయంలో మనకు ఇక్కడ ఏమి ఉంది ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఉంది కాబట్టి మీరు నిజంగా ఈ ప్రత్యేక భాగాన్ని విస్మరించవచ్చు సరే కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి చూస్తున్నాము మనము ఇక్కడ నుండి ఇన్పుట్ ఇంపెడెన్స్ను పరిశీలిస్తే ఎందుకంటే ఇది దీని యొక్క షార్టెడ్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇండక్టివ్ గా ఉంటుంది కాబట్టి y పరంగా నెగెటివ్ సైన్ ఉంటుంది కాబట్టి ఇది -jωL కు సమానమైన విషయం సరే కాబట్టి కెపాసిటివ్ అడ్మిటెన్స్ అంటే అదే కాబట్టి మళ్ళీ ఇది షంట్ y కాబట్టి అప్పుడు ఇది ట్రాన్స్మిషన్ లైన్ మరియు తరువాత ఇక్కడ షంట్ ఎలిమెంట్ ఉంటుంది ABCD ఆడ్ మోడ్ కోసం మనకు లభించే 3 మ్యాట్రిక్స్ లను గుణించండి మనము దానిని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఈ ABCD పారామితుల నుండి S పారామితులను కనుగొనాలి కాబట్టి ఇప్పుడు మనం ఎలా చేయాలి మనము సూపర పొజిషన్ సూత్రాన్ని వర్తింపజేయాలి కాబట్టి S11చూద్దాం ఇప్పుడు S11 ఎలా ఉంటుంది కాబట్టి మనం ఎందుకు సగం తీసుకుంటున్నామో అది సగం అవుతుంది ఎందుకంటే ఇది 1 మరియు తరువాత మైనస్ 1 సరే కాబట్టి మనము ఈవెన్ మోడ్ కోసం అనాలసిస్ చేసినప్పుడు అది ప్లస్ 1 ప్లస్ 1 కాబట్టి ఇది e కి అనుగుణంగా ఉంటుంది ఆడ్ మోడ్ కోసం ఇది ప్లస్ 1 మైనస్ 1 కాబట్టి S11 కోసం మనం రెండింటినీ జోడించి సగటు తీసుకోవాలి S21 కోసం పోర్ట్ 1 ఇక్కడ పోర్ట్ 2 క్రింద ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం రిఫ్లెక్షన్ వైపు చూస్తున్నాము కాని ప్లస్ సగం ఇక్కడ మైనస్ సగం ఇక్కడ ఉంది కాబట్టి డిఫరెన్స్ ని తీసుకోవాలి నాకు S21 ఇస్తుంది ఇప్పుడు ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ కోసం S31 1 ఇక్కడ ఉంది 2 ఇక్కడ ఉంది 3 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ కాదు మరియు ఇది పోర్ట్ 4 కి ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ కాబట్టి దాని పైన ప్లస్ ఉంది కాబట్టి మనకు ప్లస్ టర్మ్ ఉంది మరియు ఇతర క్రింద పోర్ట్ వద్ద మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది మరలా తిరిగి వ్రాయడానికి రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ దీని ద్వారా ఇవ్వబడుతుంది ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఈవెంట్ మోడ్ ఆడ్ మోడ్ కోసం ABCD పారామితులు ఇప్పటికే మాకు తెలుసు కాబట్టి ఈవెన్ మరియు ఆడ్ మోడ్ ABCD పారామితుల నుండి మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈవెన్ మోడ్ ఆడ్ మోడ్ మరియు ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ లను కనుగొనవచ్చు మరియు దాని నుండి మనం అన్ని S పారామితులను లెక్కించవచ్చు కాబట్టి ఆ తరువాత మనము వివిధ డిజైన్ కండిషన్ ను వర్తింపజేస్తాము కాబట్టి మొదటి డిజైన్ కండిషన్ ఏమిటంటే పోర్ట్ 1 వద్ద మనకు ఎటువంటి రిఫ్లెక్షన్ ఉండకూడదు కాబట్టి S11 0 కి సమానం రెండవ డిజైన్ కండిషన్ ఏమిటంటే మనం పూర్తి ఐసోలేషన్ కలిగి ఉండాలనుకుంటున్నాము అంటే S21 S120 ఇప్పుడు వాస్తవానికి ఈ పరిస్థితులు అన్ని ఫ్రీక్వెన్సీల వద్ద జరగవు సరే కాబట్టి మనము ఈ ప్రత్యేక పరిస్థితిని సెంటర్ ఫ్రీక్వెన్సీ వద్ద మాత్రమే ఉంచుతున్నాము సరే కాబట్టి సెంటర్ ఫ్రీక్వెన్సీకి దూరంగా విషయాలు భిన్నంగా ఉంటాయి సరే ఇప్పుడు ఈ రెండు కండిషన్ లను S11 0 మరియు S21 0 చేయడం ద్వారా మనం దానిని సరళీకృతం చేయవచ్చు మరియు అది ya2 yb2 ఇస్తుంది అయితే ఈ మొత్తం విషయం ఇంపెడెన్స్ రూపంలో వ్రాయవచ్చు కూడా కాబట్టి ఈ ya ను 1za yb ను 1zb గా మార్చండి దీన్ని సరళీకృతం చేయండి మీరు ఈ ప్రత్యేక కండిషన్ ని పొందుతారు ఇప్పుడు మనము మూడవ డిజైన్ కండిషన్ ని జోడిస్తున్నాము ఇప్పుడు మనము 3dB కప్లర్ డిజైన్ చేయాలనుకుంటున్న కండిషన్ పెట్టడం ఇదే మొదటిసారి ఈ కండిషన్ ఇతర కప్లింగ్ విలువకు కూడా చెల్లుతుంది కాబట్టి మీరు దీన్ని 1 dB లేదా 2 dB లేదా 3 dB లేదా 5 dB వరకు 10 dB వరకు డిజైన్ చేయవచ్చు కాబట్టి 10 dB కి మించి ఏమి జరుగుతుంది వాస్తవానికి 10 dB దాటితే బ్రాంచెస్ లైన్ యొక్క వెడల్పు చాలా సన్నగా మారుతుంది ఇవి ప్రాక్టికల్ గా రియలైజ్ చేయలేము కాబట్టి మీకు మైనస్ 10 dB లేదా మైనస్ 20 dB కప్లింగ్ కావాలంటే కపుల్డ్ లైన్ డైరెక్షనల్ కప్లర్ను ఉపయోగించడం మంచిది మీకు టైట్ కప్లింగ్ కావాలంటే కపుల్డ్ లైన్ డైరెక్షనల్ కప్లింగ్ ఉపయోగించవద్దు ఎందుకంటే అక్కడ గ్యాప్ లు చాలా చిన్నవి అవుతాయి కాబట్టి మీరు బ్రాంచ్ లైన్ కప్లర్ ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ 3 dB కప్లర్ కోసం కండిషన్ ఉంది అంటే సమానమైన రెండు అవుట్పుట్ పోర్టులకు పవర్ఇవ్వబడుతుంది కాబట్టి|S31|2|S31|2 12 మరియు మీరు ఈ కండిషన్ పెట్టి సింప్లిఫై చేస్తే మనకు ఏమి లభిస్తుంది అంటేzb1 za12 ఇప్పుడు ఇవి నార్మలైజ్ చేయబడిన విలువలు మనం డీనార్మలైజ్ చేసినప్పుడు Za Z02 మరియు ZbZ0 అని చెప్పవచ్చు కాబట్టి మనము Z0 ను 50 ohm గా తీసుకుంటే Zb 50 ohm అవుతుంది మరియు Za విలువ 50 ను డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 2 అవుతుంది ఇది 35 35 ohm అవుతుంది కాబట్టి డిజైన్ ఉదాహరణతో దీని యొక్క రియలైజేషన్ ను చూద్దాం కాబట్టి ఇక్కడ x బ్యాండ్ వద్ద టు బ్రాంచ్ లైన్ కప్లర్ ఉంది మనము సెంటర్ ఫ్రీక్వెన్సీని 9 3 GHz గా తీసుకున్నాము ఇది x బ్యాండ్ యొక్క 8 నుండి 12 GHz లోపల ఉంటుంది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉన్నందున దయచేసి గ్లాస్ ఎపోక్సీ సబ్స్ట్రేట్ తీసుకోకండి ఎందుకంటే లాసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు తీసుకున్నాము నేను ఖరీదైన సబ్స్ట్రేట్ అని చెప్తాను కాబట్టి ఇది εr 2 2 థిక్నెస్ కలిగి ఉంటుంది మీరు 0 787 మిమీ లేదా 0 8 మిమీకి దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు ఇది వాస్తవానికి 132 ఇంచెస్ tan సాపేక్షము గా చిన్నది 0 కాబట్టి ఫ్రీక్వెన్సీ 9 3 GHz కాబట్టి మనం ఈ పొడవును λ4 గా తీసుకోవాలి సరే కాబట్టి దీనికి అనుగుణమైన క్యాలిక్యులేషన్ ను మొదటి లాంబ్డా నాట్ బై 4 ద్వారా కనుగొనవచ్చు ఆపై మీరు మొదట 50ohm లకు అనుగుణంగా లైన్ వెడల్పు ఏది అని లెక్కించాలి లైన్ వెడల్పు నుండి ε ఎఫెక్టివ్ ను లెక్కించండి మరియు ఈ 35ohm కు అనుగుణంగా వెడల్పు ఏమిటో లెక్కించండి ఆపై అక్కడి నుండి ε ఎఫెక్టివ్ ను లెక్కించండి మరియు ఈ విషయాలు మీకు మెయిన్ లైన్ మరియు బ్రాంచ్ లైన్ యొక్క ఖచ్చితమైన పొడవును ఇస్తాయి కాబట్టి దయచేసి ఈ పొడవు ఇక్కడ ఈ పొడవు కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోండి ఈ విషయాలు λ4 అని మనము చెప్పినప్పటికీ దయచేసి ఈ ప్రత్యేకమైన బ్రాంచ్ లైన్తో పోలిస్తే ε ఎఫెక్టివ్ భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోండి కాబట్టి పొడవు కొద్దిగా భిన్నంగా ఉంటుంది సరే ఈ ప్రత్యేకమైన విషయం వద్ద మీరు 10 మిమీ 10 మిమీ కంటే తక్కువ కాబట్టి 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ అని చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక కేసు ఫలితాలను ఇక్కడ చూద్దాం సరే కాబట్టి ఇది మొదట ఇక్కడ ఇది ఇన్పుట్ పోర్ట్ 1 పోర్ట్ 3 పోర్ట్ 4 అని చూద్దాం కాబట్టి పోర్ట్ 3 మరియు 4 వద్ద మనము దీనిని 3 dB కప్లర్గా డిజైన్ చేశాము కాబట్టి మీరు S14 ను చూడవచ్చు లేదా మీరు S41 అని చెప్పవచ్చు అవి సిమెట్రికల్ S41 మరియు ఈ S31 లేదా S13 ఈ రెండు పవర్ దాదాపు సమానంగా విభజించబడిందని మరియు ఈ విలువ మైనస్ 3 2 dB ఇక్కడ చెప్పవచ్చు ఐడియల్ గా మైనస్ 3 dB ఉండేది ఇక్కడ అదనపు లాస్ ఉంది దానికి ప్రధాన కారణం ఈ మైక్రోస్ట్రిప్ లైన్ల నుండి కొన్ని రేడియేషన్లు వస్తున్నాయి సరే వాస్తవానికి తక్కువ కండక్టర్ లాస్ మరియు చాలా తక్కువ డై ఎలక్ట్రిక్ లాస్ ఉంటుంది ఇప్పుడు S11అంటే ఏమిటో చూద్దాం కాబట్టి ఇది ఇక్కడ S11 మరియు ఇది S21 కోసం మీరు చెప్పగల ప్లాట్లు కాబట్టి ఇక్కడ నుండి అవి ఒకదానికొకటి సిమెట్రికల్ గా ఉన్నాయని మనం చూడవచ్చు మరియు S11 అలాగే S21 అంటే ఇది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అని చెప్పవచ్చు ఇది ఐసోలేషన్ 8 75 GHz వరకు మైనస్ 20 dB కన్నా తక్కువ ఇది సుమారు 1 GHz యొక్క బ్యాండ్విడ్త్ కలిగి ఉందని మీరు చూడవచ్చు ఇది సుమారు 10 8 శాతం ఇప్పుడు 900 MHz వద్ద తక్కువ ఖర్చుతో కూడిన రియలైజేషన్ ను చూద్దాం కాబట్టి మీరు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ లోని అప్లికేషన్స్ కోసం లేదా ప్రధానంగా డిఫెన్స్ లేదా స్పేస్ అప్లికేషన్స్ కోసం ఖరీదైన సబ్స్ట్రెట్ ఉపయోగించాలని మీకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పనితీరు ముఖ్యమైనది కాబట్టి వాటి ఖర్చు అంత ముఖ్యమైనది కాదు సరే మరియు కమర్షియల్ అప్లికేషన్స్ కోసం వ్యయం ఎల్లప్పుడూ చాలా ముఖ్యమైనది మరియు పనితీరుకు ఒక చిన్న సాక్రిఫైస్ చేయవచ్చు సరే కానీ మీరు పనితీరుపై రాజీ పడతారని దీని అర్థం కాదు కాబట్టి ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇది మళ్ళీ అదే టు బ్రాంచ్ కప్లర్ కాబట్టి ఇది 35 35 ohm అని మాకు తెలుసు ఇది 50 ohm కాబట్టి 35 35 ohm ల కోసం మీరు ఇక్కడ వెడల్పు పెద్దదిగా చూడవచ్చు 50 ohm లకు ఈ వెడల్పు రిలేటివ్లీ తక్కువగా ఉంటుంది మనము గ్లాస్ ఎపోక్సీ సబ్స్ట్రేట్ అని కూడా పిలువబడే FR 4 సబ్స్ట్రేట్ అయిన తక్కువ ఖర్చుతో కూడిన సబ్స్ట్రేట్ను ఉపయోగించాము కాబట్టి ఇవి పారామితులు మరియు ఇవి ప్లాట్లు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి పోర్ట్ సంఖ్యలు భిన్నంగా నిర్వచించబడిందని మీరు గమనించవచ్చు సరే కాబట్టి మనం 1 2 3 4 అని చెప్పడం ఎల్లప్పుడూ కాదు సరే కాబట్టి ఇక్కడ ఇది 1 2 మీరు 3 4 అని చెప్పవచ్చు కాబట్టి పోర్ట్ సంఖ్యలను చూడండి సంఖ్యలు ఏమైనప్పటికీ రెస్పాన్స్ దానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి S21 మరియు S31 ఏమిటో ఇక్కడ చూద్దాం ఇవి ఇక్కడ రెండు కర్వ్ లు అని మీరు చూడవచ్చు మరియు డిజైన్ సెంటర్ ఫ్రీక్వెన్సీ వద్ద అవి దాదాపు ఒకేలా ఉన్నాయని మరియు మైనస్ 3 dB కి బదులుగా ఇవి మైనస్ 3 2 dBకి దగ్గరగా ఉన్నాయని మీరు చూడవచ్చు ఇది అంత చెడ్డది కాదు ఇప్పుడు నలుపు రంగులో చూపబడిన S11 ప్లాట్ను చూద్దాం మరియు ఇది S41 ప్లాట్ ఇది ఈ ప్రత్యేకమైన రంగులో ఇక్కడ చూపబడింది కాబట్టి మైనస్ 20 dB లేదా S11 కంటే తక్కువ లేదా S41 మైనస్ 20 dB కన్నా తక్కువ దీని కోసం బ్యాండ్విడ్త్ 846 నుండి 948 వరకు లేదా 846 నుండి 942 వరకు ఉంటుంది ఎందుకంటే మనము 900 MHz వద్ద డిజైన్ చేశాము ఇప్పుడు వాస్తవానికి మీకు GSM బ్యాండ్ కావాలి అని అనుకుంటే 890 నుండి 960 వరకు స్కేల్ చేయవచ్చు కాబట్టి బ్యాండ్విడ్త్ 70 అవసరం అయితే ఇక్కడ మనము సుమారు మీరు 100 MHz బ్యాండ్విడ్త్ పొందుతున్నాము అని చెప్పవచ్చు ఇది 70 కన్నా ఎక్కువ కాబట్టి మీరు చేయవలసిందల్లా మీరు 890 నుండి 960 వరకు డిజైన్ స్పెసిఫికేషన్ కావాలంటే మీరు ఈ బ్రాంచ్ లను కొద్దిగా తగ్గించాలి సరే ఇప్పుడు టు బ్రాంచ్ కప్లర్లు ఎక్కువ బ్యాండ్విడ్త్ ఇవ్వలేదని మనము గమనించాము సాధారణ బ్యాండ్విడ్త్ 10 నుండి 11 శాతం క్రమంలో మరియు చాలా సందర్భాలలో మీకు ఎక్కువ బ్యాండ్విడ్త్ అవసరం కావచ్చు కాబట్టి ఇక్కడ 3 బ్రాంచ్ కప్లర్ యొక్క ఉదాహరణ మరియు ఈ 3 బ్రాంచ్ కప్లర్ కోసం మొదట కాన్సెప్ట్ పరంగా చూపిస్తాను కాబట్టి ఇక్కడ ఇన్పుట్ 1 ఉంది అవుట్పుట్ 2 3 4 కాబట్టి మొదటి కాన్సెప్ట్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు 90 డిగ్రీలు మరో 90 డిగ్రీలు కాబట్టి పేజ్ మైనస్ 180 అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు 3 మార్గాలు ఉన్నాయి కాబట్టి మొదటి మార్గం 90 180 తరువాత 90 90 90 తరువాత 90 90 90 కాబట్టి అన్ని 3 మార్గాలు ప్రాథమికంగా నాకు మైనస్ 270 డిగ్రీల ఫేజ్ డిఫరెన్స్ ను ఇస్తాయి కాబట్టి ఇది మైనస్ 180 ఇది మైనస్ 270 కాబట్టి అవుట్పుట్ 90 డిగ్రీల ఫేజ్ డిఫరెన్స్ ని కలిగి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం ఇది రిలేటివ్లీ థిన్ లైన్ ఇది మందంగా ఉంటుంది ఇది రిలేటివ్లీ థిన్ లైన్ అని మీరు చూడవచ్చు ఎందుకు ఎంచుకున్నాము నేను ఇప్పుడు దానిని వివరిస్తాను కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మార్గం మైనస్ 90 డిగ్రీ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు 90 90 180 180 90 270 270 90 360 కాబట్టి 360 ఇది 0 కి సమానం అని చెప్పగలను కాబట్టి మార్గం మైనస్ 90 కాబట్టి ఒక మార్గం మైనస్ 90 ఈ మార్గం ఇక్కడ మైనస్ 90 కాబట్టి ఈ రెండు మార్గాలు జతచేయబడతాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం ఇది 90 మరొక 90 మరొక 90 కాబట్టి ఇది మైనస్ 270 డిగ్రీ ఇది ప్లస్ 90 డిగ్రీకి సమానం కాబట్టి ఇప్పుడు ఈ ఇంపెడెన్స్లు డిజైన్ చేయబడిన విధానం ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్లే మార్గాన్ని యాడ్ చేస్తుంది కానీ ఇక్కడ నుండి మార్గం సబ్ ట్రాక్ట్ చేయబడుతుంది కాబట్టి మనకు కావలసినది ఏమిటంటే ఈ రెండు ఇంపెడెన్స్లు పెద్దవిగా ఉండాలి అంటే వెడల్పు చిన్నదిగా ఉండాలి కాబట్టి తక్కువ పవర్ ఇక్కడ నుండి వస్తుంది తక్కువ పవర్ ఇక్కడ నుండి వస్తుంది కానీ ఎక్కువ పవర్ ఇక్కడ నుండి వస్తుంది కాబట్టి పోర్ట్ 4 వద్ద అవుట్పుట్ 0 కి సమానం కాబట్టి మళ్ళీ ఎనాలసిస్ రెండు బ్రాంచీల ఎనాలసిస్ కు సిమిలర్ గా ఉంటుంది మీరు ఏమి చేస్తారంటే ఇక్కడ డా టెడ్ లైన్ గీయండి కాబట్టి ఇది సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇప్పుడు మనకు ఒక బ్రాంచ్ ఒక లైన్ ఒక బ్రాంచ్ ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఒక బ్రాంచ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం నిజంగా 5 మ్యాట్రిక్స్ లను గుణించాలి కాబట్టి దీనికి ఒకటి రెండవది మూడవది నాల్గవది ఐదవది మీరు ఆ 5 మ్యాట్రిక్స్ లను గుణించాలి ఈవెన్ మోడ్ ఆడ్ మోడ్కు పరిష్కరించండి ఆపై బౌండరీ కండిషన్ పెట్టండి విలువలను సాల్వ్ చేయండి మరియు ఇది మీకు లభిస్తుంది కాబట్టి మనకు ఇక్కడ ఏమి ఉంది Zs 50 ohm లు ఇది ఇక్కడ ఉన్న సిరీస్ ఇంపెడెన్స్ ఇప్పుడుZa 120 7 ఇది ఇక్కడ మరియు ఇక్కడ ఉంది మరియు Zb 70 7 ohm కు అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అన్ని పొడవులు λ4 కాబట్టి ఇక్కడ రెస్పాన్స్ ను చూద్దాం ఈ రెండుఅవుట్పుట్లు పోర్ట్ 2 మరియు 3 వద్ద అని మీరు చూడవచ్చు అవి చాలా చిన్న లోపంతో దాదాపు ఒకేలా ఉన్నాయని మీరు చెప్పగలరు S11 మరియు S41 లకు మైనస్ 20 dB మరియు మైనస్ 20 dB కి అనుగుణమైన బ్యాండ్విడ్త్లు ఏమిటో చూద్దాం మరియు బ్యాండ్విడ్త్ టు బ్రాంచ్ కప్లర్ కంటే చాలా పెద్దదిగా ఉందని మనం చూడవచ్చు ఇక్కడ బ్యాండ్విడ్త్ 27 నుండి 28 శాతం క్రమం కలిగి ఉంటుంది ఇది టు బ్రాంచ్ కప్లర్ కంటే చాలా పెద్దది ఇప్పుడు టు బ్రాంచ్ కప్లర్ను ఉపయోగించటానికి బదులుగా 4 బ్రాంచ్ లైన్ కప్లర్ను ఉపయోగించడం ద్వారా ఎక్కువ బ్యాండ్విడ్త్ పొందవచ్చు సరే కాబట్టి ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ పరంగా చూద్దాం కాబట్టి పోర్ట్ 1 వద్ద మనకు ఇన్పుట్ ఉంటే అది పోర్ట్ 2 పోర్ట్ 3 మరియు పోర్ట్ 4 లకు వెళుతుంది కాబట్టి ఇక్కడ నుండి 90 మరొక 90 మరొక 90 చూద్దాం కాబట్టి ఇక్కడ పేజ్ డిలే మైనస్ 270 డిగ్రీ కానీ ఈ దశకు 90 90 90 మరో 90 మైనస్ 360 డిగ్రీ కానీ ఈ రెండు పోర్ట్ లో వద్ద పేజ్ డిలే వాస్తవానికి 90 డిగ్రీలుగా ఉంటుంది కాబట్టి ఇది పోర్ట్ 2 లేదా పోర్ట్ 3 వలె ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ ప్రత్యేక సమయంలో అవుట్పుట్ పవర్ 0 కి దగ్గరగా ఉండాలని మనము కోరుకుంటున్నాము సరే కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు ఇక్కడ చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఒక మార్గం తరువాత మరొక మార్గం తరువాత మరొక మార్గం తరువాత మరొక మార్గం కాబట్టి మళ్ళీ ఈ మార్గాలు 0 విలువ ఇస్తున్నాయని నిర్ధారించుకోవాలి కాబట్టి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ప్రస్తావి స్తున్నాను కాబట్టి ఈ మార్గం 90 డిగ్రీలు ఇది మైనస్ 90 డిగ్రీ మనం 90 డిగ్రీల డిలే అని చెప్పగలను కాబట్టి ఇది మైనస్ 90 కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు ఇక్కడకు ఇక్కడకు ఇక్కడకు కాబట్టి ఇక్కడ ఈ మార్గం మళ్ళీ మైనస్ 90 డిగ్రీ ని ఇస్తుంది మరియు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే మార్గం ప్లస్ 90 డిగ్రీ ని ఇస్తుంది మరియు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే మార్గం ప్లస్ 90డిగ్రీ ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి ఒక సిగ్నల్ వస్తోంది ఇక్కడ నుండి ఒక సిగ్నల్ వస్తోంది ఇవి జతచేయబడుతున్నాయి మరియు ఇక్కడ నుండి ఒక సిగ్నల్ వస్తోంది ఇక్కడ నుండి ఒక సిగ్నల్ వస్తోంది ఇవి జతచేయబడుతున్నాయి కాబట్టి ఈ ఇంపెడెన్స్ ఇలాగే ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతాయి మరియు ఈ ఇంపెడెన్స్ ఈ రెండూ ఇక్కడ క్యాన్సిల్ చేయబడతాయి మరియు నెట్ రిజల్ట్ S41 విలువ 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి రెస్పాన్స్ ను చూద్దాం కాబట్టి ఆ పవర్ 2 మరియు 3 లకు వెళుతున్నట్లు మనం మళ్ళీ చూడవచ్చు ఇది చాలా ఫ్లాట్ అని మీరు చెప్పవచ్చు మరియు S11 మరియు S41 లకు బ్యాండ్విడ్త్ ఏమిటో ఇప్పుడు చూద్దాం మనము 2 బ్రాంచ్ కప్లర్ లేదా 3 బ్రాంచ్ కప్లర్ల మాదిరిగానే క్రైటీరియా ను ఉంచాము ఇది మైనస్ 20dBమైనస్ 20 dB ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో మీరు పొందిన బ్యాండ్విడ్త్ 40 శాతం మరియు 43 శాతం క్రమంలో ఉంటుంది కాబట్టి ఈ బ్యాండ్విడ్త్ 3 బ్రాంచ్ కప్లర్ కంటే చాలా పెద్దది ఇప్పుడు డిజైన్కు సంబంధించినంతవరకు ఇది చాలా బాగుంది అయినప్పటికీ మనము అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు తీవ్రమైన సమస్య ఉంది మరియు ఆ తీవ్రమైన సమస్య ఏమిటంటే తీవ్రమైన సమస్య సరే కాబట్టి Za 213 ohm కు సమానం ఇప్పుడు ఇది చాలా ఎక్కువ ఇంపెడెన్స్ మరియు ఈ అధిక ఇంపెడెన్స్ ఈ చాలా థిన్ లైన్ కు దారి తీస్తుంది వాస్తవానికి సబ్స్ట్రేట్ స్పెసిఫికేషన్లను బట్టి ఈ లైన్ 0 1 మిమీ నుండి 0 2 మిమీ వరకు ఉండవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం యొక్క రియలైజేషన్ చాలా పేలవంగా మారుతుంది సరే కాబట్టి తరువాతి ఉపన్యాసంలో ఈ ప్రత్యేక సమస్యను ఎలా అధిగమించవచ్చో చూద్దాం మరియు ఈ ప్రత్యేక సమస్యను పరిష్కరించడానికి మనము ఏమి చేసాము సరే కాబట్టి గత రెండు ఉపన్యాసాలను సంక్షిప్తముగా చేసి చెప్పాలంటే మనము కపుల్డ్ లైన్ డైరెక్షనల్ కప్లర్ గురించి మాట్లాడాము కాబట్టి మైనస్ 10 dB నుండి మైనస్ 20 లేదా మైనస్ 30 dB కప్లింగ్ చేయడానికి కపుల్డ్ లైన్ డైరెక్షనల్ కప్లర్లు మంచివి అని మనము చూశాము అయితే బ్రాంచ్ లైన్ కప్లర్లు మైనస్ 2 dB లేదా మైనస్ 3 dB లేదా మైనస్ 9 dBవరకు మంచివి సరే ఆపై మనము 2 బ్రాంచ్ లైన్ కప్లర్ 3 బ్రాంచ్ లైన్ కప్లర్స్ మరియు 4 బ్రాంచ్ లైన్ కప్లర్లను చూశాము రెండు బ్రాంచ్ ల నుండి మీరు 3 కి వెళ్లి 4 కు వెళ్లేటప్పుడు బ్యాండ్విడ్త్ పెరుగుతుందని మనము గమనించాము అయినప్పటికీ 4 బ్రాంచ్ లైన్ కప్లర్ కోసం ఇంపిడెన్స్ చాలా ఎక్కువగా ఉందని మనము గమనించాము కాబట్టి లైన్ వెడల్పు చాలా చిన్నదిగా మారుతుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో ఈ ప్రత్యేక సమస్యను ఎలా పరిష్కరించాలో చూద్దాం చాలా ధన్యవాదాలు మిమ్మల్ని తదుపరిసారి చూస్తాము